మానవ వనరుల నిర్వహణపై తదుపరి సెషన్కు తిరిగి స్వాగతం ఈ రోజు శిక్షణ మరియు అభివృద్ధి గురించి మరింత మాట్లాడతాము నా పేరు ఆరాధన మాలిక్ ఐఐటి ఖరగ్పూర్లో వినోద్ గుప్తా స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ని కాబట్టి గత సెషన్లో మనము శిక్షణ మరియు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాము మరియు మనము ఒక సంస్థలో ఉద్యోగుల శిక్షణకు సంబంధించిన వివిధ సమస్యల గురించి మాట్లాడుతున్నాము ఈ రోజు మనము ఒక సంస్థలో నిర్దిష్ట శిక్షణా పద్ధతుల గురించి ఎక్కువగా మాట్లాడుతాము ఈ రోజు తరగతి కోసం ఈ స్లైడ్ల కోసం నేను ఇంతకు ముందే మీకు చెప్పాను వివిధ వనరులు వివిధ పుస్తకాలు నేను ఉపయోగిస్తున్న సోర్సెస్ కాబట్టి నిన్న మనం మాట్లాడిన దాని గురించి కొంచెం గుర్తు చేసుకుందాం శిక్షణా ప్రక్రియ నేను మీకు చెప్పినట్లుగా కొత్త లేదా ప్రస్తుత ఉద్యోగులకు వారు తమ ఉద్యోగాలను నిర్వహించటానికి నైపుణ్యాలను ఇవ్వాల్సిన అవసరం ఉంది శిక్షణ అంటే అదే నిర్లక్ష్య శిక్షణ నిర్లక్ష్య శిక్షణ యొక్క నిర్వచనం గురించి మనము చర్చించాము మరియు వ్యూహం మరియు శిక్షణను ఎలా సమలేఖనం చేయవచ్చో కూడా మనము మాట్లాడాము శిక్షణలో సవాళ్లు మనము ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడంలో కొన్ని సవాళ్ళ గురించి మాట్లాడాము మరియు మనము డబ్బు విషయాల గురించి మాట్లాడాము శిక్షకులు సాధారణంగా కొత్త ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్నప్పుడు లేదా ప్రస్తుత ఉద్యోగులకు తిరిగి శిక్షణ ఇస్తున్నప్పుడు ఎదుర్కొనే ఇతర సవాళ్లు మరియు గందరగోళం గురుంచి కూడా మనము మాట్లాడాము మరియు నేను మీతో చెప్పాను ఈ రోజు ట్రైనింగ్ నీడ్స్ అసెస్సేమెంట్ మోడల్ గురుంచి చర్చించుకుందాం అని కాబట్టి దీనిని కొనసాగించండి శిక్షణ అవసరాల అంచనా మొదటి దశ ఉద్యోగులకు ఎలాంటి శిక్షణ ఇవ్వాలి అనేది మరియు ఉద్యోగుల అవసరాలను అంచనా వేయడానికి పర్యావరణం కొన్నిసార్లు ఒక సంస్థలో ఎలాంటి శిక్షణ అవసరమో నిర్ణయిస్తుంది మరియు సూచిస్తుంది కాబట్టి పర్యావరణంలోని వివిధ శక్తులు శిక్షణ అవసరాలను ప్రభావితం చేస్తాయి అవి ఒక సంస్థలోని యూనియన్లు అంటే ఉద్యోగులు ఒకచోట చేరారు మరియు వారికి కొన్ని అవసరాలు ఉంటాయి వారు సంస్థలోని సీనియర్ మేనేజ్మెంట్కు కమ్యూనికేట్ చేయాలి అప్పుడు ఏకానమి మరింత శిక్షణ అవసరాన్ని నిర్ణయించగలదు మనము ఎక్కువ మంది ఉద్యోగులను నియమించుకోవలసి రావచ్చు లేదా వైవిధ్యపరచాల్సిన అవసరం ఉండవచ్చు వనరులను తగ్గించాల్సిన అవసరం ఉండవచ్చు వివిధ ఉద్యోగులలో ఉద్యోగాలను రొటేట్ చేయాల్సిన అవసరం ఉండవచ్చు కాబట్టి అది ఆర్థిక వ్యవస్థ ద్వారా నిర్వహించబడుతుంది ఇప్పుడు మనకు సమాన అవకాశ చట్టాలు ఉన్నాయి మనకు చట్టాలు ఉన్నాయి అవి ప్రజలను ప్రధాన స్రవంతి లో ఉంచాల్సిన విభిన్న సామర్థ్యం ఉన్నవారు లేదా ప్రజలు చాలా మంచి వనరులను పొందలేని వారు అభివృద్ధి చెందుతున్నప్పుడు వారి అవసరాన్ని నొక్కిచెప్పాయి కాబట్టి వివిధ వర్గాల ఉద్యోగులకు వివిధ నేపథ్యాల నుండి వచ్చిన వివిధ ఉద్యోగులకు సమాన అవకాశాన్ని కల్పించాలని లేదా ఇవ్వాలని చట్టాలు ఆదేశించాయి మరియు ఈ చట్టాలు మరింత శిక్షణ యొక్క అవసరాన్ని తప్పనిసరి చేసాయి ఇది మన సంస్థలను విశ్లేషించాల్సిన అవసరానికి దారితీస్తుంది మరియు సంస్థలలో మన లక్ష్యాలను పునః సమీక్షించాల్సిన అవసరం ఉంది మరియు ఏ వనరులు ఉన్నాయో తెలుసుకోండి కాబట్టి ఈ వనరులను వివిధ ఉద్యోగుల సమూహాలకు తిరిగి కేటాయించవచ్చా లేదా ఇప్పుడు ఇది శిక్షణ అవసరాలకు దారితీస్తుంది కాబట్టి పర్యావరణం యొక్క అవసరాలు మరియు సంస్థ యొక్క ప్రస్తుత లక్ష్యాల యొక్క విశ్లేషణలు మారుతున్న సామాజిక రాజకీయ లేదా సామాజిక చట్టపరమైన లేదా అక్రమ పర్యావరణం లేదా ఆర్థిక పర్యావరణం వెలుగులో ఈ లక్ష్యాలను పునః పరిశీలించాల్సిన అవసరం ఉంది ప్రస్తుత వనరులను తీసుకోవలసిన అవసరం ఉన్నందున వనరులను తిరిగి కనుగొనడం అవసరం మరియు వనరులను కేటాయించడం లేదా తిరిగి కేటాయించడం అవసరం మరియు అది శిక్షణ అవసరానికి దారితీస్తుంది మరియు ఆ సమయంలో శిక్షణ అవసరం అక్కడ ఉన్నట్లు కనుగొనబడితే సంస్థ యొక్క కార్యకలాపాలు లేదా పనిని విశ్లేషించాల్సిన అవసరం ఉంది మరియు సామర్థ్యం కోసం ఒక నిర్దిష్ట ఆపరేషన్ అవసరం ఉంది శిక్షణ అవసరం లేకపోతే ప్రత్యామ్నాయ పరిష్కారాలను కనుగొనడం అవసరం ఇక్కడ శిక్షణ అవసరం ఉంటే మీరు తదుపరి దశకు వెళ్లండి అది ఉనికిలో లేకపోతే మీరు ప్రత్యామ్నాయ పరిష్కారాలకు క్రిందికి వెళతారు అప్పుడు సమర్థత యొక్క అవసరాన్ని అంచనా వేసిన తర్వాత అది ఉన్నట్లు కనుగొనబడితే అప్పుడు మళ్ళీ ప్రశ్న అడగండి సామర్థ్యంతో సమస్యలను పరిష్కరించడానికి నిజంగా ఉద్యోగులకు శిక్షణ ఇవ్వవలసిన అవసరం ఉందా లేదా ప్రత్యామ్నాయ పరిష్కారాలను ఉపయోగించవచ్చా అని ఉదాహరణకు సంస్థ యొక్క పూర్తి సామర్థ్యానికి తగ్గట్టుగా పనిచేయకపోవడానికి ఒక ప్రధాన కారణం వక్రీకృత ఉద్యోగులు లేదా కమిట్మెంట్ లేని ఉద్యోగులు లేదా అధిక టర్నోవర్ అయినట్లయితే అపుడు శిక్షణ ఇవ్వడం ఈ సమస్యను పరిష్కరించకపోవచ్చు ఏదేమైనా ఉద్యోగులు కట్టుబడి ఉంటే మరియు వారు వారి పని వాతావరణంతో సంతృప్తి చెందుతారు మరియు వారు ఇప్పటికీ వారి సామర్థ్యాలకు తగినట్లుగా పని చేయలేకపోతుంటే అప్పుడు వారికి తిరిగి శిక్షణ ఇవ్వడం లేదా కొత్త నైపుణ్యాలు మరియు పనుల యొక్క కొత్త మార్గాలు అవసరం మరియు ఆ అవసరం ఉన్నట్లు తేలితే మూడవ స్థాయి విశ్లేషణ తీసుకోవలసిన అవసరం ఉంది ఇది జ్ఞానం నైపుణ్యాలు మరియు వైఖరి యొక్క విశ్లేషణ కాబట్టి ఉద్యోగులు కట్టుబడి ఉన్నారు వారు తమ పనిని చేయాలనుకుంటున్నారు ఆ సమయంలో వారు తెలుసుకోవలసినది సంస్థ యొక్క అవసరాలను తీర్చడానికి లేదా సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి వారు ఏం చేయాలి అనేది తెలుసుకోవాలి కాబట్టి వివిధ కారణాలు ఉండవచ్చు ఎందుకు వారు తమ ఉత్తమ ప్రదర్శన చేయలేకపోతున్నారు వారికి కావాల్సిన నైపుణ్యాలు ఉండకపోవచ్చు కాబట్టి ఒకరు ఆ నైపుణ్యాలలో వారికి శిక్షణ ఇవ్వాలి లేదా వారికి అదనపు జ్ఞానం లేకపోవచ్చు వారు ఇప్పటికే తెలిసిన వాటితో నవీకరించబడకపోవచ్చు వారికి తెలియకపోవచ్చు వారికి తెలిసినది ఎలా ఉపయోగించాలో కాబట్టి అది అమలు చేయవలసి ఉంటుంది లేదా కొన్ని కారణాల వల్ల వారు అనుభూతి చెందకపోవచ్చు అవి సంస్థ యొక్క అవసరాలకు అనుగుణంగా ఉండకపోవచ్చు సంస్థ యొక్క మారుతున్న అవసరాలు ఆ సమయంలో వారి వైఖరులు కూడా అంచనా వేయవలసి ఉంటుంది మరియు వారి ప్రస్తుత పనితీరు ఏమిటి మరియు వారి పనితీరు యొక్క సరైన స్థాయి ఏమిటో తెలుసుకోవాలి మరియు వ్యత్యాసం కనుగొనబడిన తర్వాత వారు ఎక్కడ ఉన్నారు ఎక్కడికి వెళ్ళాలి మరియు ఎంత దూరం గుణాత్మకంగా మరియు పరిమాణాత్మకంగా వెళ్లాల్సిన అవసరం ఉంది ఆ సమయంలో మళ్ళీ ఒకరు అంచనా వేయాలి నిజంగా శిక్షణ అవసరం ఉందా లేదా శిక్షణ లేకుండా ఒకరు చేయగలరా మరియు వారికి బహుశా వారు ప్రేరేపించాల్సిన అవసరం ఉంటే అది ఇవ్వండి అటువంటి సమయంలో శిక్షణ సహాయం చేయదు అయితే వారు నిజంగా పరిమితంగా భావిస్తే వనరులకు తగినంతగా ప్రాప్యత లేకపోవడం వల్ల లేదా ఏ కారణం చేతనైనా వారు వారి ఉద్యోగాలు బాగా చేయలేకపోతే ఆ సమయంలో శిక్షణ అవసరం ఉండవచ్చు మరియు ఆ సమయంలో వారికి శిక్షణ ఇవ్వాలి మరియు అప్పుడు అభిప్రాయం ఉంటుంది శిక్షణ అవసరం ఉన్నట్లు గుర్తించినట్లయితే వారు శిక్షణ పొందారు ఆపై ప్రతి దశలో ఒక చెకింగ్ ఉండాలి వారికి ఇవ్వబడిన దాని వల్ల వారికి ఏమైనా ఉపయోగం ఉందా లేదా ఇప్పుడు మనము నేర్చుకునే సూత్రాలకు వస్తాము ఉద్యోగులు ఎలా నేర్చుకుంటారు వారికి బోధించేటప్పుడు నైపున్యాలను నేర్చుకోవటానికి కావల్సినది ఒకటి గోల్ సెట్టింగ్ కాబట్టి సంస్థలలో ప్రజలకు బోధించినప్పుడు వారికి ప్రధానంగా నైపుణ్యాలు నేర్పుతారు వారికి అదనపు జ్ఞానం ఇస్తారు మరియు వీలైనంత వరకు వారి పనిని నిర్వహించడానికి వారికి కొత్త నైపుణ్యాలు నేర్పుతారు మరియు ఇందులో బహుశా గోల్ సెట్టింగ్ అనేది నైపుణ్యం నేర్చుకోవటానికి ఒక పెద్ద అంశం వారు ఏమి చేయాలని భావిస్తున్నామో అక్కడ వారికి చెప్పబడింది కాబట్టి వారు ఎక్కడికి వెళుతున్నారో వారికి తెలుసు తుది ఫలితం స్పష్టంగా తెలియగానే దానిని చేరుకోవడానికి అవసరమైన దశలు కూడా స్పష్టమవుతాయి కాబట్టి తరువాత లక్ష్య సిద్ధాంతం అమలులోకి వస్తుంది మరియు లక్ష్య సిద్ధాంతం అనేది ఒక వ్యక్తి యొక్క చేతన లక్ష్యాలు లేదా ఉద్దేశాలు అతని లేదా ఆమె ప్రవర్తనను నియంత్రించేవి కాబట్టి ఆ సమయంలో వ్యక్తిగత లక్ష్యాల పరంగా మరియు సంస్థాగత లక్ష్యాల పరంగా లక్ష్యాలను నిర్దేశిస్తే అది సాధించాల్సిన అవసరం ఉంది ఇది నిజంగా సహాయపడుతుంది ఏది బోధించబడుతుందో అది ఉద్యోగి నేర్చుకోవటానికి వారి లక్ష్యాలు స్పష్టంగా తెలియగానే శిక్షణా కార్యక్రమం యొక్క లక్ష్యాలు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత మరియు సంస్థాగత లక్ష్యాలతో అనుసంధానించబడి కార్యక్రమం ప్రారంభంలోనే స్పష్టంగా చెప్పవచ్చు ఏ సమయంలోనైన ఉద్యోగి రాబోయే దాని గురించి అప్రమత్తంగా ఉండవచ్చు సవాలుగా ఉండాలి కానీ సాధించగల లక్ష్యాలను నిర్దేశించుకోండి కాబట్టి వ్యక్తిగత ఉద్యోగులచే నిర్వచించబడిన లక్ష్యాలను కూడా ఉపయోగించవచ్చు ఈ పెద్ద లక్ష్యాలను సాధించడానికి చిన్న లక్ష్యాలను లేదా దశలను నిర్ణయించడానికి శిక్షణ సమయంలో స్వల్పకాలిక లక్ష్యాలను సాధించండి కాబట్టి ఉద్యోగులకు సహాయం చేయండి స్వల్పకాలిక లక్ష్యాలను సాధించడానికి తద్వారా వ్యక్తి అభివృద్ధి చెందుతాడు మరింత విశ్వాసం కలిగి ఉంటాడు నైపుణ్యం నేర్చుకోవడం యొక్క రెండవ అంశం ప్రవర్తన మోడలింగ్ అంటే కాపీ చేయడం మోడలింగ్ అనేది ఖచ్చితంగా కాపీ చేయడం కాదు కాని పనులు చేయడం ఒక సీనియర్ వ్యక్తి వాటిని చేస్తున్న విధంగా మరియు నేర్చుకోవడం ఎలా చేయాలో లేదా ఊహించిన విధంగా ఒక ప్రక్రియను ఎలా నిర్వహించాలో అది ఎలా చేపట్టాలి అని కాబట్టి మనము ప్రవర్తన మోడలింగ్ గురించి మాట్లాడేటప్పుడు మనము ప్రవర్తన యొక్క శారీరక సారూప్యత గురించి మాట్లాడుతున్నాము అది ఉద్యోగి ఆశించినది కాబట్టి అది ఒక భాగం ఉద్యోగి భౌతికంగా ఊహించినది చూపించాలి ప్రవర్తనల యొక్క స్పష్టమైన చిత్రణ ఉండాలి క్రొత్త ప్రవర్తనలో పాత ప్రవర్తనలతో ఒక వ్యక్తి ప్రదర్శిస్తున్న కొంత సారూప్యత ఉండాలి మరియు క్రొత్త ప్రవర్తన చాలా స్పష్టంగా ప్రదర్శించబడాలి ఆపై మోడలింగ్ చేయవలసిన ప్రవర్తనలకు ప్రాధాన్యత క్రమంలో ర్యాంక్ ఇవ్వాలి మరియు ఈ ప్రాధాన్యత ఉద్యోగికి తెలియజేయాలి మరియు అనేక నమూనాలను కలిగి ప్రవర్తనను చిత్రీకరించండి కాబట్టి ఏమి జరుగుతుంది అంటే ఒక ఉద్యోగికి ఏమి చేయాలి అని చూపించినప్పుడు ఉద్యోగి ఈ ప్రవర్తనలను ఎవరు ప్రదర్శిస్తున్నారో ఆ వ్యక్తితో సౌకర్యంగా లేకపోతే అప్పుడు ఉద్యోగి ప్రతిస్పందించవచ్చు లేదా చెప్పబడుతున్నది నిజంగా పాటించకపోవచ్చు ఆ సమయంలో లేదా ఏ కారణం చేతనైనా ఒక వ్యక్తి ప్రవర్తనను చూపించడం ఈ వ్యక్తి యొక్క ఇతర లక్షణాల గురించి ప్రవర్తనను మోడలింగ్ చేస్తున్న వ్యక్తి మరియు వాస్తవమైన మోడల్ ప్రవర్తన గురించి ఏదో ఒకవిధంగా ట్రైనీ యొక్క మనస్సులో ఒక అనుబంధానికి దారితీస్తుంది కాబట్టి ఆ అనుబంధాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఉద్యోగి చూపిస్తే లేదా ట్రైనీ ఈ కొత్త ప్రవర్తన యొక్క అనేక ఉదాహరణలను ఈ కొత్త రకం ప్రవర్తనను ప్రదర్శించే స్థితిలో ఉన్న వ్యక్తులకు చూపిస్తే అది సహాయపడుతుంది కాబట్టి ఊహించిన ప్రవర్తనలను చిత్రీకరించే అనేక నమూనాలు ఎల్లప్పుడూ సహాయపడతాయి నైపుణ్యం నేర్చుకోవడం యొక్క మరొక అంశం మెటీరియల్ యొక్క అర్ధవంతం మనము ట్రైనీకి ఏదైనా మెటీరియల్ ఇచ్చినప్పుడల్లా ఇది ఎల్లప్పుడూ ట్రైనీ అర్ధాన్ని చూడగలిగితే ఇచ్చినదానిలో విలువను చూడగలితే అది ట్రైనీకి సహాయపడుతుంది కాబట్టి మెటీరియల్ విషయానికి సంబంధించి ట్రైనీకి ఒక అవలోకనం ఇవ్వాలి మరియు కొత్త ట్రైనీతో నిబంధనలు మరియు భావనలకు సంబంధించి ట్రైనీకి తెలిసిన వాటితో ఉదాహరణలు పంచుకోవాలి కాబట్టి ఈ ప్రక్రియను పరంజా అంటారు ఇప్పుడు పరంజా అంటే ఏమిటి నా ఉద్దేశ్యం సాధారణ పరిభాషలో పరంజా అంటే నిర్మాణ పరంగా మనం పిలుస్తున్నది షట్టర్ చేయడం కాబట్టి పరంజా అనేది ఒక కొత్త నిర్మాణాన్ని స్థిరీకరించడానికి ఇచ్చే మద్దతు మరియు ఈ మద్దతు ఇప్పటికే ఉన్న నిర్మాణంపై ఆధారపడి ఉంటుంది మరియు ప్రస్తుత నిర్మాణం యొక్క బలం ఈ అదనపు మద్దతు ద్వారా పెంచడానికి కొత్త నిర్మాణాన్ని చేపట్టడాన్ని పరంజా అని పిలుస్తాము కాబట్టి పరంజా ప్రస్తుత నిర్మాణం మరియు కొత్త నిర్మాణం మధ్య వంతెన వలె పనిచేస్తుంది కాబట్టి ప్రస్తుత రాబోయే కొత్త నిర్మాణం యొక్క బలం ఇప్పుడు ఒక పరంజా మద్దతు ఇవ్వడం ద్వారా విస్తరించబడుతుంది మరియు అది ఖచ్చితంగా మనము శిక్షణ పొందినవారికి కొత్త విషయాలను ఇచ్చినప్పుడుఏమి చేస్తాము వారి వద్ద ఉన్న జ్ఞానం యొక్క విలువను మనము వారికి చూపిస్తాము ఆపై ఇప్పటికే ఉన్న బలమైన అర్ధవంతమైన మెటీరియల్ లేదా వారికి ఇప్పటికే తెలిసిన జ్ఞానం మీద మనము వారికి ఇస్తున్న క్రొత్త శిక్షణ కోసం మనము వారికి ఇస్తున్న క్రొత్త జ్ఞానానికి పునాదిని నిర్మించాలీ సరళమైన నైపుణ్యాలను నేర్పండి ఆపై వాటిని మరింత సంక్లిష్టమైన నైపుణ్యాలకు అనుసంధానించండి కాబట్టి అది మెటీరియల్ యొక్క అర్ధవంతాన్ని మరొక మార్గం లో పెంచుతుంది మీరు వారికి సరళమైన నైపుణ్యాలను బోధిస్తే వారు చాలా త్వరగా నేర్చుకోగలుగుతారు ఒకసారి వారు ఈ సరళమైన నైపుణ్యాలతో సౌకర్యవంతంగా ఉంటే అప్పుడు సంక్లిష్టమైన నైపుణ్యాలు అవి మనకు తెలిసిన ప్రస్తుత నైపుణ్యాల యొక్క అధునాతన రూపాలు వారికి బోధించబడతాయి అప్పుడు వారు తమకు తెలిసిన ప్రస్తుత నైపుణ్యాలతో సంబంధం కలిగి ఉంటారు మరియు వారు అక్కడ నుండి వాటిని తీసుకోవచ్చు నైపుణ్యం నేర్చుకోవడంలో ప్రాక్టీస్ మరొక అంశం ఇక్కడ మనము మన ట్రైనీలకు ఏమి చేయాలో చూపిస్తాము ఇది ఎందుకు ముఖ్యమో మనము వారికి చూపిస్తాము ఆపై మనము దానిని చురుకుగా సాధన చేయడానికి వారికి అవకాశం ఇస్తాము కాబట్టి నైపుణ్యంపై వారి నియంత్రణలో నైపుణ్యం సాధించడానికి లేదా నియంత్రిత వాతావరణంలో వారి నైపుణ్యాన్ని ఉపయోగించుకోవడానికి మనము వారికి అవకాశం ఇస్తాము ఇప్పుడు సాధన యొక్క కొన్ని అంశాలు క్రియాశీల సాధన ఎక్కువ నేర్చుకోవడం హానికరం నేర్చుకోవడం అంటే మీరు నిరంతరం వారికి క్రొత్తదాన్ని నేర్పుతారు మరియు ఒక పాయింట్ తరువాత వారు ఈ క్రొత్త అభ్యాసం నిర్మించిన పునాదితో సంబంధాన్ని కోల్పోతారు కాబట్టి ఎక్కువ నేర్చుకోవడం అంటే అదే ప్రాక్టీస్ సెషన్ కు ఇచ్చిన సమయం Vs మాస్డ్ ప్రాక్టీస్ మళ్ళీ మరొక ఆందోళన కొన్నిసార్లు నైపున్యాలని కొన్ని భాగాలుగా బోధిస్తారు మరియు కొన్నిసార్లు ఇది మొత్తంగా బోధిస్తారు కాబట్టి కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తికి నైపుణ్యాన్ని భాగాలుగా నేర్పించడం మంచిది ఉదాహరణకు మీరు డ్రైవింగ్ చేసే వ్యక్తికి నేర్పినప్పుడు మీరు వెంటనే ఒక వ్యక్తిని చక్రం వెనుక ఉంచలేరు ట్రైనీని వెంటనే చక్రం వెనుక ఉంచలేము ప్రారంభంలో వ్యక్తికి స్టీరింగ్ వీల్ను కదిలించడం లేదా మారుతున్న గేర్లతో లేదా క్లచ్ బ్రేక్ మరియు యాక్సిలరేటర్ను ఎప్పుడు నొక్కాలో అర్థం అయ్యేలా చెప్పాలి ఆపై నెమ్మదిగా గేర్ మార్పుతో క్లచ్ బ్రేక్ మరియు యాక్సిలరేటర్ యొక్క కనెక్షన్ వారికి వివరించబడుతుంది కాబట్టి క్లచ్ మరియు గేర్ మార్పు మరియు తరువాత నెమ్మదిగా కొంత వేగంతో క్లచ్ బ్రేక్ మరియు యాక్సిలరేటర్ ఆపై లేదా గేర్లను మార్చడం కాబట్టి ఇవన్నీ బోధిస్తారు కానీ అప్పుడు ఈ కార్యకలాపాలన్నింటి మధ్య పరస్పర సంబంధం ఉంది ఆపై రేర్ వ్యూ మిర్రర్లో ఎప్పుడు చూడాలి రేర్ వ్యూ అద్దంలో ఒక లుక్ ఎప్పుడు రహదారి వైపు చూడాలి నా ఉద్దేశ్యం ఈ విషయాలన్నీ కూడా సంక్లిష్టమైన చర్య కానీ మనము వెంటనే ఒక వ్యక్తిని చక్రం వెనుక ఉంచి సరే అని చెప్పలేము ఇప్పుడు మీరు వెళ్లి నేర్చుకోండి మరియు మీరు కొట్టాలనుకున్నది కొట్టండి అది సరైంది కాదు కాబట్టి ఒక వ్యక్తి గేర్లను మార్చడం మరియు ఫుట్ పెడల్లను నియంత్రించడం మరియు ఒక వ్యక్తి చేతిలో ఉన్నదాన్ని నియంత్రించడం వంటి వాటితో సౌకర్యంగా ఉన్న తర్వాత మాత్రమే కలిసి డ్రైవింగ్ చేస్తూ ఒకటి లేదా రెండు పనులు ఒకటి లేదా రెండు కార్యకలాపాలు ఎలా చేయాలో వారికి చూపించడం తో ఎలా ప్రారంభిస్తామో అదేవిధంగా మనము ఒక రకమైన శిక్షణ ఇస్తున్నప్పుడు మనం ఇస్తున్న శిక్షణ మొత్తంగా లేదా భాగాలుగా ఇవ్వగలదా అని అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం కాబట్టి అది మరొక సవాలు మరియు అది మొత్తంగా లేదా భాగాలుగా సాధన చేయాలా మరియు శిక్షణా కార్యక్రమం యొక్క అవసరాలతో కలిపి పాల్గొన్న పనుల సంక్లిష్టత మరియు సాధనలో ఉపయోగించగల వనరులను దృష్టిలో ఉంచుకుని ట్రైనర్ మాత్రమే నిర్ణయించగలడు ఉదాహరణకు మనము డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఒకరు సాధారణంగా డ్రైవింగ్ చేస్తుంటే ఎక్కువ ఇంధనాన్ని ఖర్చు చేయవచ్చని తెలుసు మరియు ఆ అదనపు చెల్లింపు చేయడానికి వారు సిద్ధంగా ఉండాలి అనుకోకుండా ఎవరైనా లేదా ఏదైనా తగిలితే ఎక్కడికి వెళ్ళవచ్చో తెలుసుకోవాలి మనము డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడల్లా మనలో చాలా మంది ఈ తప్పులు చేస్తారు మరియు కనీసం ఒక గీతను ఎక్కడ గీయవచ్చు మరియు ఎన్ని వనరులు ఉన్నాయో తెలుసుకోవాలి కాబట్టి శిక్షణా కార్యక్రమాన్ని అందించడం ప్రారంభించడానికి ముందు చాలా విషయాల గురించి ఆలోచించాలి మరియు ఇక్కడ మూడవ చివరి పాయింట్ అభిప్రాయం ఒక వ్యక్తి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నియంత్రిత వాతావరణంలో ప్రాక్టీస్ చేయడం వెనుక ఉన్న మొత్తం ఆలోచన ఏమిటంటే అభిప్రాయాన్ని పొందడం వివిధ పాయింట్లలో తనిఖీ చేసిన తర్వాత ఆపై ఆ తప్పుల నుండి నేర్చుకోండి కాబట్టి నైపుణ్యం ని నేర్చుకోవడంలో అభిప్రాయం ఒక ముఖ్యమైన భాగం ఒకవేళ మీరు శిక్షకుడిగా ఉన్న స్థితిలో లేకుంటే మీరు వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పే స్థితిలో లేకపోతే దయచేసి శిక్షణను చేపట్టవద్దు అది మీకు నా సలహా మీరు శిక్షణ ఇస్తున్న వ్యక్తులకు మీరు వారికి బోధిస్తున్న వాటిని బాగా నేర్చుకోవటానికి చురుకైన అభిప్రాయం అవసరం ఫీడ్బ్యాక్ లేనప్పుడు వారు సరిగ్గా ఎక్కడికి వెళ్తున్నారో ఎటువైపు వెళ్ళటం లేదో వారు తెలుసుకోలేరు కాబట్టి అది ఒక ముఖ్యమైన భాగం శిక్షణ బదిలీ మునుపటి తరగతిలో మనము దీన్ని చాలా క్లుప్తంగా చూసాము శిక్షణ బదిలీ అనేది శిక్షణలో నేర్చుకున్న సామర్థ్యాలను ఉద్యోగాలపై ఎంతవరకు అన్వయించవచ్చో అనేది కాబట్టి శిక్షణ నుంచి బదిలీ చేయబడిన కొన్ని సానుకూల అంశాలు లేదా సానుకూల మార్గాలు పనితీరును మెరుగుపరుస్తాయి మీరు క్రొత్తదాన్ని నేర్చుకుంటారు మరియు ఇది మంచి పనులను చేయడంలో మీకు సహాయపడుతుంది పనితీరుపై శిక్షణ యొక్క ప్రతికూల ప్రభావాలలో ఒకటి ఇది పనితీరును దెబ్బతీస్తుంది మీరు ఏదైనా చేసే కొత్త మార్గాలను నేర్చుకుంటారు ఆపై మీరు మీ ఉద్యోగానికి చేరుకున్నప్పుడు వివిధ కారణాల వల్ల మీరు నేర్చుకున్న క్రొత్తదాన్ని మీరు అమలు చేయలేరు సంస్థ యొక్క విధానాలు అనుమతించబడవు ప్రతిరోజూ దినచర్య లో చాలా ఎక్కువ వ్యత్యాసం కారణం గా ప్రక్రియ లో కొన్ని విచ్ఛిన్నాలు లేదా ప్రక్రియలో కొన్ని అంతరాయాలకు దారితీయవచ్చు లేదా పనులు చేయాల్సిన అవసరం ఉన్న విధంగా మీరు నేర్చుకున్న క్రొత్త పనిని మీరు చేసిన తర్వాత ప్రజలు దానితో సౌకర్యవంతంగా ఉండకపోవచ్చు కాబట్టి ఇది పనితీరును దెబ్బతీసే వివిధ మార్గాలు మరియు తటస్థం అది పనితీరుపై ఎటువంటి ప్రభావాన్ని చూపదు మీరు క్రొత్తదాన్ని నేర్చుకుంటారు కానీ మీరు దానిని ఉద్యోగంలో ఉపయోగించలేరు ఇది మీకు బాధ కలిగించదు కానీ ఇది మీకు సహాయం కూడా చేయడం లేదు కాబట్టి ఇవన్నీ శిక్షణ బదిలీకి భిన్నమైన అంశాలు యాక్షన్ లెర్నింగ్ అంటే ఇందులో పాల్గొనేవారు అనుభవం మరియు ఉద్యోగంలో అప్లై చేయడం ద్వారా నేర్చుకుంటారు జట్టు శిక్షణ మీకు స్పష్టమైన దిశను ఇస్తుంది జట్టు శిక్షణ వేర్వేరు జట్లకు శిక్షణ ఇస్తుంది మొత్తంగా కాబట్టి వివిధ ప్రయోజనాలు ఇది మీకు స్పష్టమైన దిశను ఇస్తుంది ఎందుకంటే మొత్తం జట్టు ఒకే దిశలో కదులుతోంది ప్రతిభావంతులైన సభ్యులు సభ్యుడు వారికి తెలిసిన దానితో మరియు వారు ఏమి చేయగలరో అది గణనీయంగా మెరుగుపడుతుంది మీరు బృందంగా కలిసి నేర్చుకున్నప్పుడు ఇది స్పష్టమైన మరియు మనోహరమైన బాధ్యతలకు దారితీస్తుంది జట్టు శిక్షణ ఫలితంగా సహేతుకమైన మరియు సమర్థవంతమైన ఆపరేటింగ్ విధానాలు మళ్లీ ఉంచబడతాయి మీరు బృందంలో భాగంగా కలిసి విషయాలు నేర్చుకున్నప్పుడు నిర్మాణాత్మక పరస్పర సంబంధాలు నిర్మించబడతాయి మీతో మరియు మీరు గతంలో పనిచేయలేకపోవచ్చు లేదా ఇతరుల మధ్య ఉన్న తేడాలను తొలగించడానికి ఇది మీకు అవకాశం ఇస్తుంది మరియు చాలా సందర్భాలలో చాలా నిర్మాణాత్మకమైన చాలా దృడమైన పరస్పర సంబంధాల నిర్మాణానికి దారితీస్తుంది ఇది క్రియాశీల ఉపబల వ్యవస్థలకు కూడా దారితీస్తుంది పెద్ద సంఖ్యలో వ్యక్తులు లేదా ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తులు శిక్షణలో పాల్గొన్నప్పుడు అది సంస్థలు ఉపబల వ్యవస్థలను నివారించడానికి తక్కువ అవకాశం కలిగి ఉంటాయి కాబట్టి వారు ఉపబల వ్యవస్థలను అమల్లోకి తెస్తారు ఎందుకంటే చాలా మంది వ్యక్తులు పాల్గొంటారు మరియు వారు మిమ్మల్ని సానుకూలంగా బలోపేతం చేస్తారు సభ్యులు కాని ఇతర జట్లు మరియు ముఖ్య సంస్థాగత ఆటగాళ్లతో నిర్మాణాత్మక సంబంధాలు ఉంటాయి కొన్ని శిక్షణా పద్ధతులు అవి వివిధ వర్గాలు ఒకటి సమాచార ప్రదర్శన పద్ధతులు మరొకటి అనుకరణ పద్ధతులు మరియు మూడవ రకం శిక్షణా పద్ధతులు ఉద్యోగ శిక్షణా పద్ధతులు ఈ శిక్షణా పద్ధతుల యొక్క లక్ష్యాలు మొదట స్వీయ అంతర్దృష్టి మరియు పర్యావరణ అవగాహనను ప్రోత్సహించడం కాబట్టి మనము శిక్షణలో స్వీయ అంతర్దృష్టి గురించి మాట్లాడేటప్పుడు మనము శిక్షణ ద్వారా నేర్చుకోవటానికి వెళ్ళినప్పుడు నేర్చుకోవటానికి ఎంత ఉందో తెలుసుకుంటాము ఇది నిర్వాహకులు మరియు దిగువ స్థాయి ఉద్యోగులు నిర్ణయాలు తీసుకోవటానికి మరియు ఉద్యోగ సంబంధిత సమస్యలను నిర్మాణాత్మకంగా పరిష్కరించే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది కాబట్టి ఒకరు శిక్షణ పొందుతున్నప్పుడు ఒక కొత్త విషయాలు నేర్చుకునే దశ ఉంది మరియు ఒకరు వారికి ఎంత తెలియదు అని తెలుసుకుంటాడు మరియు ఇది శిక్షణ పొందుతున్న వ్యక్తుల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు ప్రస్తుతం వేరే దిశలో జరుగుతున్న దాన్ని మెరుగుపరచడం శిక్షణ యొక్క ఒక ఉద్దేశ్యం అని నా ఉద్దేశ్యం మంచి ప్రదర్శన చేయాలనే కోరికను పెంచుతుంది ఎవరో మీకు ఏదైనా నేర్పినప్పుడు ఆ శిక్షణ ముగిసిన తర్వాత మీరు భిన్నంగా పనులు చేస్తారు కాబట్టి శిక్షణ మీ లక్ష్యాలు మరియు లక్ష్యాలకు అనుగుణంగా ఉంటే ఆ సమయంలో మీ సంస్థకు మీ సహకారాన్ని ఎలా మెరుగుపరుస్తుందో ఆలోచన ప్రారంభించడం మీకు సులభం అవుతుంది మీరు శిక్షణా పద్ధతులను ఎలా ఎంచుకుంటారు మీరు శిక్షణ లక్ష్యాలను నిర్వచించారు పనితీరు మెరుగుపరచడానికి మీరు ట్రైనీలను ప్రేరేపిస్తారు శిక్షణ లక్ష్యాలను నిర్వచించండి ఆపై వారి పనితీరును మెరుగుపరచడానికి వారిని ప్రోత్సహించండి కావలసిన నైపుణ్యాలను స్పష్టంగా వివరించండి చేయవలసినది వారికి చూపించండి ట్రైనీని చురుకుగా పాల్గొనడానికి అనుమతించండి కాబట్టి శిక్షణా కార్యక్రమంలో శిక్షణా కార్యక్రమం ముగిసిన తర్వాత మీరు శిక్షణ ఇవ్వాలనుకునే విధంగా మీరు పాల్గొనడానికి అవకాశం ఇస్తారు ట్రైనీ పనితీరుపై సకాలంలో అభిప్రాయాన్ని అందించండి ట్రైనీలకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం చాలా అవసరం ట్రైనీ నేర్చుకునేటప్పుడు ఉపబలానికి కొన్ని మార్గాలను అందించండి కాబట్టి ట్రైనీ కొత్త పనులు చేస్తున్నందున ట్రైనీ ప్రాక్టీస్ చేస్తున్నందున ట్రైనీకి కొన్ని మార్గాలు ఇవ్వడం ఎల్లప్పుడూ మంచిది పనితీరును మెరుగుపరచడానికి కొన్ని పద్ధతులు ట్రైనీ పనితీరుకు సంబంధించి ట్రైనీకి కొంత ఫీడ్బ్యాక్ ఇవ్వాలి సాధారణ నుండి సంక్లిష్టమైన పనుల వరకు నిర్మాణాత్మకంగా ఉండండి క్రొత్త విషయాన్ని నేర్చుకోవటానికి ముందు వారికి తెలిసిన దానితో ప్రారంభించడం చాలా ముఖ్యం దానిమీద నియంత్రణ లేదా పాండిత్యం పొందాకా మరియు తరువాత మరింత కష్టమైన పనులకు వెళ్ళవచ్చు నిర్దిష్ట సమస్యలకు అనుగుణంగా ఉండండి కాబట్టి సాధారణ రోజువారీ సమస్యలను పరిష్కరించడానికి ఒకరు నేర్చుకున్నదానిని వర్తింపజేయడానికి సవరించగలగాలి శిక్షణ నుండి ఉద్యోగానికి సానుకూల బదిలీని ప్రోత్సహించండి కాబట్టి ఒకరు నేర్చుకున్న వాటిని నిర్మాణాత్మకంగా వర్తింపజేయగలగాలి మరియు అపుడే వారు వారి ఉద్యోగాన్ని మరింత సమర్థవంతంగా చేయగలుగుతారు కార్యక్రమాలను అమలు చేయటం మొదటిది ఆన్ ద జాబ్ ట్రైనింగ్ OJT ఒక వ్యక్తి ఉద్యోగం చేయడం ద్వారా నేర్చుకోవడం కాబట్టి మీరు నిజంగా ఉద్యోగంలో ఉంచబడి మరియు మిమ్మల్ని ప్రదర్శించమని అడగటం ఉద్యోగ శిక్షణ యొక్క రకాలు ఒకటి కోచింగ్ లేదా అండర్ స్టడీ పద్ధతి లేదా అప్రెంటిస్ షిప్ అని మనము పిలుస్తాము ఇక్కడ మీరు ఉద్యోగంలో విషయాలు తెలుసుకోవడానికి సహాయపడే గురువు యొక్క మార్గదర్శకత్వంలో ఉంచబడతారు మీరు పనులు చేస్తారు కానీ మీరు ఏమి చేస్తున్నారో నిరంతరం చూడటానికి ఎవరైనా ఉంటారు మరియు ఈ వ్యక్తి నెమ్మదిగా మరియు సరైన సమయం వచ్చినప్పుడు మీకు అభిప్రాయాన్ని ఇస్తారు బహుశా రోజుకు ఒకసారి వారానికి ఒకసారి బహుశా నెలకు ఒకసారి మొదలైనవి ఉద్యోగ శిక్షణలో మరొక భాగం ఉద్యోగ భ్రమణం వాస్తవానికి మీరు మీరే క్రొత్త వాతావరణంలో ఉంచడం ద్వారా వేరే వాతావరణంలో ప్రదర్శన ఇస్తున్నామని భావిస్తారు ఒక ఉద్యోగికి ప్రత్యేక నియామకాలు లేదా ప్రతినిధి ప్రాజెక్టులు ఇవ్వవచ్చు అక్కడ ఉద్యోగి అసలు ఉద్యోగానికి సమానమైన పనిలో పాల్గొనడం ద్వారా క్రొత్తదాన్ని నేర్చుకుంటాడు కానీ తక్కువ విలువ కలిగిన అలాంటిదే మరొక ఉద్యోగం కానీ అది చేతిలో ఉన్న పనికి ఖచ్చితమైన ప్రతినిధి ఆన్ ద జాబ్ ట్రైనింగ్ కోసం ఒకరు చేయవలసిన మొదటి విషయం అభ్యాసకుడిని సిద్ధం చేయడం కాబట్టి ఒకరు అభ్యాసకుడిని సౌకర్యంగా ఉంచాలి మరియు ఆమె లేదా అతడు ఎందుకు బోధించబడుతున్నారో వివరించాలి అప్పుడు మీరు కూడా ఆసక్తిని సృష్టించాలి మరియు అభ్యాసకుడికి ఇప్పటికే ఉద్యోగం గురించి ఏమి తెలుసు మరియు అభ్యాసకుడు ఉద్యోగం నుండి ఏమి నేర్చుకోవాలో తెలుసుకోవాలి తరువాతి భాగం మొత్తం ఉద్యోగాన్ని వివరిస్తుంది మరియు కార్మికుడు ఇప్పటికే చేసిన కొంత ఉద్యోగానికి లేదా కార్మికుడికి ఇప్పటికే తెలిసిన కొంత ఉద్యోగానికి సంబంధించినది దీనిని స్కాఫోల్డింగ్ అంటారు మీరు క్రొత్త ఉద్యోగాన్ని వివరించండి మరియు మునుపటి ఉద్యోగం నుండి నేర్చుకున్న వాటిని ఎలా తీసుకోవాలో మరియు వాటిని కొత్త ఉద్యోగానికి ఎలా అన్వయించవచ్చో గుర్తించడానికి కార్మికుడికి సహాయపడండి అప్పుడు మీరు అభ్యాసకుడిని సాధ్యమైనంత సాధారణ పని స్థానానికి దగ్గరగా ఉంచండి మరియు క్రొత్త పని వాతావరణానికి ప్రతిస్పందించనివ్వండి పరికరాలు సామగ్రి సాధనాలు మరియు వాణిజ్య నిబంధనలతో కార్మికుడిని పరిచయం చేసుకోనివ్వండి అప్పుడు మీరు ఆపరేషన్ను ప్రదర్శిచండి ఈ సమయంలో మీరు పరిమానాత్మక లేదా గుణాత్మక అవసరాలను చెప్పండి మీరు అవసరమైన వాటిని కార్మికుడికి వివరించండి ఇప్పుడు మీరు సాధారణ కార్యాలయంలో సాధారణ వేగంతో ఉద్యోగం చేస్తారు మీరు ప్రతి దశను వివరిస్తూ చాలాసార్లు నెమ్మదిగా పని చేస్తారు ఏ ప్రక్రియ అయినా కష్టమని గ్రహించవచ్చు మరియు దీన్ని ఎలా సరళంగా చేయవచ్చో వివరించండి ప్రక్రియను నెమ్మదిగా మరియు కొద్దిగ వేగంతో పునరావృతం చేయండి మరియు ముఖ్య అంశాలను వివరించండి మీరు ఉద్యోగం ద్వారా నెమ్మదిగా వెళ్లేటప్పుడు అభ్యాసకుడు నీ దశలను వివరించనివ్వండి కాబట్టి అభ్యాసకుడు ఎంత నేర్చుకుంటున్నాడో మరియు అభ్యాసకుడు మొదలైన వాటిని ఎంతగా గ్రహిస్తున్నాడనే దాని గురించి కూడా మీకు అభ్యాసకుడు తెలియజేయనివ్వండి OJT ప్రక్రియలో తదుపరి భాగం ఈ ప్రక్రియను ప్రయత్నించండి కాబట్టి అభ్యాసకుడు అనేకసార్లు ఉద్యోగం ద్వారా వెళ్ళాలి అభ్యాసకుడికి అడుగడుగునా ప్రతి దశ నెమ్మదిగా వివరిస్తుంది తప్పులు సరిదిద్దాలి మరియు అవసరమైతే మొదటి కొన్ని సార్లు కొన్ని క్లిష్టమైన దశలను చేసి అవసరమైనదాన్ని అభ్యాసకుడికి చూపించాలి మరియు ఆ సమయంలో అభ్యాసకుడు తప్పులు చేస్తే అభ్యాసకుడు ఈ తప్పులను సరిదిద్దడంలో సహాయపడండి మరియు అవసరమైతే అభ్యాసకుడికి కొన్ని క్లిష్టమైన దశలను మొదటి కొన్ని సార్లు అర్థం చేసుకోవడానికి లేదా పునరావృతం చేయడంలో సహాయపడండి అప్పుడు ఉద్యోగాన్ని సాధారణ వేగంతో అమలు చేయండి కాబట్టి అభ్యాసకుడు ఉద్యోగం యొక్క అవసరాలను నెమ్మదిగా మరియు లేదా అతని సాధారణ వేగంతో గ్రహించనివ్వండి అభ్యాసకుడు క్రమంగా నైపుణ్యం మరియు వేగాన్ని పెంచుకునే పనిని చేయండి కాబట్టి నెమ్మదిగా కొత్త వేగంతో నేర్చుకోవడానికి అభ్యాసకుడికి అవకాశం ఇవ్వండి కానీ అభ్యాసకుడికి తన స్వంత విషయాలను తెలుసుకోవడానికి తగినంత అవకాశం ఇవ్వండి అభ్యాసకుడు జాబ్ చేయగల సామర్థ్యాన్ని ప్రదర్శించిన వెంటనే క్రమంగా నైపుణ్యం మరియు వేగాన్ని పెంచుకోని పనిని ప్రారంభించనివ్వండి కానీ సాధ్యమైనంతవరకు ఉద్యోగం చేయడానికి నేర్చుకోవలసినది నేర్చుకునే వరకు అతన్ని లేదా ఆమెను వదిలివేయవద్దు ఇప్పుడు ఫాలో అప్ అభ్యాసకుడుని ఎవరికి సహాయం చేయాలో నియమించండి కాబట్టి అభ్యాసకుడు క్రొత్తదాన్ని నేర్చుకున్నాడు మరియు అభ్యాసకుడు తదుపరి ఏమి చేయగలడో అర్థం చేసుకోవడానికి మీకు సమయం ఆసన్నమైంది కాబట్టి అభ్యాసకుడిని వదిలివేయవద్దు అభ్యాసకుడు ఆ పనిని చేయనివ్వండి తదుపరి ఏమి చేయాలో అభ్యాసకుడు అర్థం చేసుకోనివ్వండి ఆపై ఎవరో ఒకరికి ఉద్యోగం ఇవ్వండి లేదా అభ్యాసకుడు ఆ పనిని ఎలా బాగా చేయగలడో ఒక వ్యక్తి ని గుర్తించనివ్వండి లేదా అభ్యాసకుడికి ఏవైనా సమస్యలు ఉంటే అభ్యాసకుడు నీ వెళ్లనివ్వండి కాబట్టి అక్కడ గురువును కేటాయించాలి క్రమంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ తనిఖీ పనిని తగ్గించండి ఆ సమయంలో నెమ్మదిగా ప్రక్రియపై మీ నియంత్రణను వదులుకోండి మరియు ఎప్పటికప్పుడు అభ్యాసకుడి పనిని తనిఖీ చేయండి పనిని నెమ్మదిగా తనిఖీ చేయండి మరియు ఏమి జరుగుతుందో గమనించండి కానీ ఎక్కువగా ప్రయత్నించకండి మరియు జోక్యం చేసుకోవద్దు పని అలవాటు అవ్వడానికి ముందు వాటిని తనిఖీ చేయండి కాబట్టి తప్పు పని విధానాలను గుర్తించండి అభ్యాసకుడు ఎక్కడ తప్పులు చేస్తున్నాడో గుర్తించండి వాటిని నియంత్రించండి మరియు అభ్యాసకుడు వాటిని చేసే అలవాటులోకి రాకముందే ఈ తప్పు పని విధానాల గురించి అభ్యాసకుడికి తెలియజేయండి మీరు సూచించిన పద్ధతి ఎందుకు ఉన్నతమైనదో చూపించండి ఆపై అభ్యాసకుడి మంచి పనిని గుర్తించండి అప్రెంటిస్షిప్ శిక్షణ అనేది లాంఛనప్రాయ అభ్యాస విధానాల కలయిక ద్వారా ప్రజలు సాధారణంగా నైపుణ్యం కలిగిన కార్మికులుగా మారే ప్రక్రియ కాబట్టి లాంఛనప్రాయ అభ్యాసం మరియు దీర్ఘకాలిక ఉద్యోగ శిక్షణ అప్రెంటిస్షిప్ అంటే మీరు వారికి నేర్పిస్తున్న క్రొత్త పనిని ప్రజలు చేయడం మరియు మీరు నిరంతరం వారు చేస్తున్న పనిని పర్యవేక్షిస్తారు ఇది ఎక్కువ కాలం పడుతుంది కాబట్టి ఇది ఉద్యోగ శిక్షణ కానీ ఇది మరింత విస్తారమైంది భారతదేశంలో అప్రెంటిస్షిప్ అప్రెంటిస్షిప్ అనేది ఒక అధికారిక పదం మరియు అప్రెంటిస్ చట్టం 1961 అప్రెంటిస్లను వారు ఎలా నేర్చుకోవాలి మరియు గురువు ఏమి చేయాలి అనే ఆలోచనను ఇస్తుంది కాబట్టి ఈ చట్టం ద్వారా వెళ్ళవచ్చు లింక్ ఇవ్వబడింది అప్రెంటిస్షిప్ యొక్క లక్ష్యాలు మొదట కొత్త నైపుణ్యాలను ప్రోత్సహించడం కాబట్టి క్రొత్త నైపుణ్యాన్ని నేర్చుకుంటున్న వ్యక్తి ఈ కొత్త నైపుణ్యాన్ని వాస్తవ పని వాతావరణంలో ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి మరియు ఈ అవకాశం వ్యక్తి పర్యవేక్షించిన పర్యవేక్షించబడిన కొత్త వాతావరణంలో కొత్త నైపుణ్యాన్ని ప్రయత్నించడానికి ఇస్తుంది ఇది అనేక వర్తకాలు మరియు వృత్తులలో సైద్ధాంతిక మరియు ఆచరణాత్మక శిక్షణ ద్వారా పాత నైపుణ్యాలను మెరుగుపరచడానికి ట్రైనీకి ఒక మార్గాన్ని ఇస్తుంది కాబట్టి వారు వారి పాత నైపుణ్యాలను తీసుకుంటారు మరియు వారు ఈ పాత నైపుణ్యాలను కొత్త పరిస్థితులకు వర్తింపజేయడానికి మరియు కోర్సు యొక్క మార్గదర్శకుడి మార్గదర్శకత్వానికి సహాయం చేస్తారు ఇతర రకాల శిక్షణా కార్యక్రమాలు మొదట అనధికారిక అభ్యాసం ఒక సంస్థలోని అవకాశాలు మరియు ప్రోత్సాహం అనధికారిక అభ్యాసాన్ని కలిగి ఉంటాయి మనము ప్రజలను చూస్తాము ప్రజలను గమనిస్తాము మనము మన సీనియర్లను చూస్తాము మరియు వారిని గమనిస్తాము మరియు అది మనకు కొత్త నైపుణ్యాలను నేర్పుతుంది ఉద్యోగ బోధన శిక్షణ అనేది దశల తార్కిక క్రమం ద్వారా దశల వారీ అభ్యాస ప్రక్రియ కాబట్టి ఉదాహరణకు మనము జాబ్ ఇన్స్ట్రక్షన్ ట్రైనింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆన్ ది జాబ్ ట్రైనింగ్ జాబ్ ఇన్స్ట్రక్షన్ ట్రైనింగ్ నుండి భిన్నంగా ఉంటుంది జాబ్ ఇన్స్ట్రక్షన్ ట్రైనింగ్ అనేది ఒక ఉద్యోగం చేయడంలో వారి సొంత మార్గంలో చేయడానికి లేకుండా వారికి ఉన్న దశల గురించి అవగాహన లేదా శిక్షణ ఇవ్వడం శిక్షణా కార్యక్రమం యొక్క ఉద్యోగానికి ఉపన్యాసాలు మరొక మార్గం ఇప్పుడు ఉపన్యాసాల గురించి ఇక్కడ మాట్లాడేటపుడు ఉపన్యాసాలను ఆన్ ద జాబ్ ట్రైనింగ్ గా లేదా ఉపన్యాసాలను శిక్షణ సాధనంగా ఉపయోగించడం కోసం కొన్ని చిట్కాలు లేదా ఒకరు అనిశ్చితంగా అనిపించడం ద్వారా తప్పుగా మాత్రం ప్రారంభించవద్దు కాబట్టి మీ శ్రోతలకు రాబోయే వాటి గురించి సంకేతాలు ఇవ్వండి కాబట్టి మీ ప్రేక్షకులతో అప్రమత్తంగా ఉండండి ప్రేక్షకులతో ఐ కాంటాక్ట్ కొనసాగించండి అప్పుడు గదిలోని ప్రతి ఒక్కరూ మీరు చెప్పేది వినగలరని నిర్ధారించుకోండి ఒకరు వారి చేతులను నియంత్రించుకోవాలి స్క్రిప్ట్ నుండి కాకుండా నోట్స్ నుండి మాట్లాడండి కాబట్టి ప్రేక్షకులు నోట్స్ ను రాసుకోనివ్వండి మరియు మీరు కూడా మీ మెటీరియల్ ను బాగా చదవి తెలుసుకోండి మరియు మీ నోట్స్ నుండి లేదా మీ స్లైడ్ల నుండి వాటిని చదవవద్దు ఇప్పుడు మీరు ఈ సమయంలో ప్రేక్షకుల కంటికి కనబడగలగాలి మరియు మీరు విషయాలు చదవడానికి బదులుగా వారితో మాట్లాడుతున్నారని వారు భావించే రీతిలో మాట్లాడాలి సుదీర్ఘ చర్చను ఐదు నిమిషాల చర్చలు మరియు అభ్యాసాల శ్రేణి గా విచ్ఛిన్నం చేయండి కొన్ని ఇతర రకాల శిక్షణా కార్యక్రమాలు ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ ఇది దశల వారీ స్వీయ అభ్యాస పద్ధతి ఇది వివిధ భాగాలను కలిగి ఉంటుంది మొదటిది అభ్యాసకుడికి వాస్తవ ప్రశ్నలు లేదా సమస్యలను ప్రదర్శించడం కాబట్టి ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అంటే మీరు అభ్యాసకుడికి చేతిలో ఉన్న సమస్య గురించి విమర్శనాత్మకంగా ఆలోచించే అవకాశం ఇస్తున్నారు కాబట్టి మీరు వ్యక్తిని ప్రతిస్పందించడానికి అనుమతించినప్పుడు మీరు వాస్తవ ప్రశ్నలు లేదా సమస్యలను అభ్యాసకుడికి అందిస్తారు కాబట్టి వారిని ప్రశ్నలు అడగండి మరియు ప్రతిస్పందించడానికి వారికి అవకాశం ఇవ్వండి ఆపై అభ్యాసకుడికి అభిప్రాయాన్ని ఇవ్వండి మరియు ఈ విధంగా మనము ప్రజలకు కొత్త నైపుణ్యాలను నేర్పించగలము ఇతర రకాల అభ్యాసం ఆడియోవిజువల్ ఆధారిత శిక్షణ ముఖ్యంగా డిస్టన్స్ మోడ్లో సామూహిక శిక్షణ కోసం కాబట్టి మీరు ఉదాహరణలుగా కంప్యూటర్ ప్రోగ్రామ్లను స్లైడ్లను వీడియోలను మీరు కలిగి ఉండవచ్చు కంప్యూటర్ స్క్రీన్ పై ఏమి జరుగుతుందో చూడగలిగే విధంగా ఒకటి కంటే ఎక్కువ అర్ధాలను ఉపయోగించడం మరియు వినగలిగే సామర్థ్యం మరియు ఏదో ఒక విధమైన కార్యాచరణలో పాల్గొనడం వంటివి ఉంటాయి ఇప్పుడు మనకు వెస్టిబ్యూల్ శిక్షణ ఉంటుంది శిక్షణ పొందిన వారు ఉద్యోగంలో ఉపయోగించే వాస్తవమైన లేదా అనుకరణ పరికరాలపై దీనిని నేర్చుకుంటారు కాబట్టి విమానాలు ఎగరడం ఎలాగో ప్రజలకు నేర్పించబడుతున్నప్పుడు నేను నిన్న మీకు చెప్పాను వారీని ఒక వెస్టిబ్యూల్లో ఉంచారు కంప్యూటర్ వీడియో గేమ్కు సమానమైనదాన్ని ఉపయోగించడం ద్వారా కొన్నిసార్లు విమానం లో ఒక భాగం ఎలా ఉపాయించాలో నేర్చుకోవచ్చు మరియు మరొక భాగం ఏమిటంటే అవి నిజమైన గదిలో కదులుతున్న భౌతిక గదిలో ఉంచబడతాయి నిజమైన స్పేస్ షటిల్ లాగా కదులుతుంది ముఖ్యంగా వ్యోమగాములకు వెస్టిబ్యూల్ శిక్షణ వారి శిక్షణలో ఒక ముఖ్యమైన భాగం కాబట్టి వారు తక్కువ గురుత్వాకర్షణతో ఎలా వ్యవహరించాలో నేర్చుకోవాలి గురుత్వాకర్షణ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో వారు నేర్చుకోవాలి కాబట్టి వారు వాస్తవానికి ఒక గదిలో లేదా పరివేష్టిత ప్రదేశంలో ఉంచబడతారు అది శారీరకంగా లేదా అదే విధమైన పరివేష్టిత ప్రదేశంలో ఉండటం యొక్క భౌతిక అనుభవాన్ని ఇస్తుంది కానీ ఎవరూ వారికి సహాయం చేయలేని ప్రదేశంలో కాబట్టి అది తెలుసుకోవడం వారికి సహాయపడుతుంది కాబట్టి అదే వెస్టిబ్యూల్ శిక్షణ టెలి ట్రైనింగ్ ఇది ఒక మార్గం మరియు ఇంటరాక్టివ్ అయిన వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఉద్యోగులకు శిక్షణ ఇచ్చే మరొక మార్గం కాబట్టి టెలీ శిక్షణ ఏమిటంటే ఈ కార్యక్రమం ద్వారా మనం ఏమైనా చేయబోతున్నాం నేను ఇక్కడ మాట్లాడుతున్నాను మరియు మీరు వింటున్నారు వీడియో కాన్ఫరెన్సింగ్ ఎప్పటికప్పుడు జరుగుతుంది మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి నేను ఆన్లైన్లో ఉంటాను కాబట్టి ఇతర రకాల శిక్షణా కార్యక్రమాలు ఏమిటంటే ఎలక్ట్రానిక్ పెర్ఫార్మెన్స్ సపోర్టు వ్యవస్థ ఇది కంప్యూటరైజ్డ్ సాధనాలు మరియు శిక్షణ డాక్యుమెంటేషన్ ను మరియు ఫోన్ తో ఆటోమేట్ చేసే డిస్ప్లేలు కాబట్టి ఇది మరొక రకమైన శిక్షణా కార్యక్రమం ఇది సంక్లిష్టమైన ఒక రకమైన కంప్యూటర్ మిశ్రమం మరియు ఈ హార్డ్ డాక్యుమెంట్స్ మరియు రీడింగ్ మెటీరియల్ మరియు మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఫోన్లో ఎవరో ఉన్నారు EPSS యొక్క భాగం లేదా ఒక పద్ధతి ఈ ఉద్యోగ సహాయం ఇది కార్మికులకు మార్గనిర్దేశం చేయడానికి జాబ్ సైట్ వద్ద ఉంచే సూచనల రేఖాచిత్రాలు లేదా ఇలాంటి పద్ధతుల సమితి కాబట్టి ఇది మరొక రకమైన ఎలక్ట్రానిక్ పనితీరు మద్దతు వ్యవస్థ ఈ విషయాలన్నీ మీకు ముందుగానే పంపబడినవి మరియు మీకు అవసరమైనప్పుడు మీరు దాని ద్వారా వెళ్ళవచ్చు ఇతర రకాల శిక్షణా కార్యక్రమం కంప్యూటర్ ఆధారిత శిక్షణ ఇది ప్రోగ్రామ్ చేయబడిన సూచన కంప్యూటర్చే నిర్వహించే సూచన మీరు పనులు సరిగ్గా చేయలేదని కంప్యూటర్ మీకు చెబుతుంది కాబట్టి ఇది కంప్యూటర్లోని ప్రోగ్రామ్తో నిర్మించబడింది మరియు ప్రోగ్రామ్ మీకు మార్గనిర్దేశం చేస్తుంది ఇంటెలిజెంట్ కంప్యూటర్ అసిస్టెడ్ ఇన్స్ట్రక్షన్ ఇది కంప్యూటర్ ఆధారిత శిక్షణ యొక్క మరొక పద్ధతి ఇంటెలిజెంట్ ట్యూటరింగ్ సిస్టమ్ కంప్యూటర్ ఆధారిత శిక్షణ యొక్క మరొక పద్ధతి ఇక్కడ సిస్టమ్ మీకు ట్యూటర్ గా మరియు మీ ప్రోగ్రామ్ ద్వారా మీకు సహాయపడుతుంది అనుకరణలు నేను మీకు చెప్పినట్లు ఇలాంటి వాతావరణం ఉంటుంది మరియు వర్చువల్ రియాలిటీ మళ్ళీ మీకు ఆన్లైన్లో ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఇవ్వబడుతుంది మరియు మీరు వివిధ దృశ్యాలతో ప్రయోగాలు చేస్తారు అదే వర్చువల్ రియాలిటీ శిక్షణ అనుకరణ అభ్యాసం మళ్ళీ వివిధ రకాలు కావచ్చు మీరు వర్చువల్ రియాలిటీ రకం ఆటలను కలిగి ఉండవచ్చు మీరు దశల వారీ యానిమేటెడ్ గైడ్ కలిగి ఉండవచ్చు అనుకరణను గురుంచి పూర్తిగా తెలిపే ప్రశ్నలు మరియు నిర్ణయ వృక్షాలతో మీరు దృశ్యాలను కలిగి ఉండవచ్చు కాబట్టి అక్కడ అనుకరణ ఉంది మరియు ఆ అనుకరణకు సంబంధించిన వివిధ దృశ్యాలు ఉన్నాయి ఫోటోలు మరియు వీడియోలతో ఆన్లైన్ రోల్ ప్లే ఉండవచ్చు కాబట్టి మీరు సంస్థలో విభిన్న పాత్రలలో ఉంచబడతారు మరియు మీరు ఛాయాచిత్రాలను కలిగి ఉండవచ్చు మరియు మీరు తదుపరి ఏమి చేయాలో గుర్తించడంలో మీకు సహాయపడే వీడియోలు తో ఉండవచ్చు ఇంటరాక్టివ్ అభ్యర్థనలతో స్క్రీన్ షాట్ లతో సహా సాఫ్ట్వేర్ శిక్షణ ఉండవచ్చు అప్పుడు ఇంటర్నెట్ ఆధారిత శిక్షణ ఉండవచ్చు దీనిలో మీరు లెర్నింగ్ పోర్టల్స్ కలిగి ఉండవచ్చు మీరు అభ్యాస నిర్వహణ వ్యవస్థలను కలిగి ఉండవచ్చు బహుళ రిమోట్ ప్రదేశాలలో ఉండే అభ్యాసకులు వారి PC లేదా ల్యాప్టాప్లను ఉపయోగించి ప్రత్యక్ష ఆడియో మరియు దృశ్య చర్చలలో పాల్గొనడానికి వీలుగా ప్రత్యేక సహకార సాఫ్ట్వేర్ను ఉపయోగించే వర్చువల్ తరగతి గదిని కూడా మీరు కలిగి ఉండవచ్చు మరియు మీరు వ్రాతపూర్వక పరీక్ష ద్వారా కమ్యూనికేట్ చేయవచ్చు మరియు భాగస్వామ్య కంటెంట్ ద్వారా నేర్చుకోవచ్చు కాబట్టి వివిధ రకాల శిక్షణా పద్ధతులు ఇంటర్నెట్లో కూడా మీకు వివిధ పోర్టల్స్ ఉన్నాయి మీకు సిస్టమ్లు ఉన్నాయి ఉదాహరణకు భారతదేశంలో మనకు లేదా పశ్చిమాన మనము ఉపయోగించబడే దాన్ని మీరు బ్లాక్ బోర్డ్ అని పిలుస్తారు ఇది మరొక అభ్యాస నిర్వహణ వ్యవస్థ ఇక్కడ సమాచారం యొక్క కొంత భాగాన్ని సంబంధిత ఉపాధ్యాయుడు అప్లోడ్ చేసిన మెటీరియల్ ద్వారా మీకు ఇస్తారు అప్పుడు వీడియో కంపొనంట్ ఉండవచ్చు మీరు మీ ప్రతిస్పందనలను అప్లోడ్ చేయవచ్చు మీరు బ్లాగుల ద్వారా లేదా ఏమైనా ప్రశ్నలు అడగవచ్చు కాబట్టి ఇవి మనము మన ఉద్యోగులకు శిక్షణ ఇచ్చే వివిధ మార్గాలు జీవితకాల అభ్యాసం అనేది చాలా వ్యవస్థలు కొంతకాలం క్రితం ప్రారంభించిన మరొక సిస్టం మరియు వారు దీనిపై చాలా దృష్టి పెడుతున్నారు జీవితకాల అభ్యాసం యొక్క అవసరాన్ని వారు కొంచెం నొక్కి చెబుతున్నారు జీవితకాల అభ్యాస అవకాశాల ద్వారా వారు తమ ఉద్యోగులకు సంస్థతో పదవీకాలంలో నిరంతర అభ్యాస అనుభవాలను అందిస్తారు వారు తమ ఉద్యోగాలు చేయడానికి మరియు వారి పరిధులను విస్తరించడానికి అవసరమైన నైపుణ్యాలను నేర్చుకునే అవకాశం ఉందని నిర్ధారించే లక్ష్యంతో కాబట్టి ఒక సంస్థ జీవితకాల అభ్యాసానికి కట్టుబడి ఉంటే అప్పుడు వారు కొన్ని శిక్షణా కార్యక్రమాలు కొన్ని రిఫ్రెషర్ కోర్సులు ఎల్లప్పుడూ జరుగుతాయి అని వారు నిర్ధారిస్తారు మరియు ప్రజలు ఎల్లప్పుడూ క్రొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు లేదా వారికి క్రొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఇవ్వబడుతుంది మరియు ఇది అందుబాటులో ఉంది ఒక నిర్దిష్ట వ్యవధి తర్వాత ఈ కార్యక్రమాలలో పాల్గొనడానికి ప్రజలను ప్రోత్సహిస్తారు సంవత్సరానికి ఒకసారి లేదా సంవత్సరానికి రెండుసార్లు ఉండవచ్చు కాబట్టి సంస్థ యొక్క ప్రయత్నాల ద్వారా ప్రజలు తమను తాము ప్రేరేపించుకుంటారు అప్పుడు మనకు బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ కంపెనీలలో వాయిస్ మరియు యాస శిక్షణ ఉంటుంది అది మరొక రకమైన శిక్షణా కార్యక్రమం వాయిస్ మరియు యాస శిక్షణ యొక్క పెద్ద ప్రయోజనం ఏమిటంటే ఎక్కువ మంది జనాభా అర్థం చేసుకోగలిగే రీతిలో ఎలా మాట్లాడాలో నేర్చుకోగలుగుతారు నేను ఇదే విధమైన చాలా చిన్న ఇది నిజంగా ఒక కోర్సు కాదు ప్రొఫెసర్లలో ఒకరితో మాట్లాడేటప్పుడు వాయిస్ ఎలా నెమ్మది చేయాలో నాకు చెప్పారు మరియు అది నా బోధనలో నాకు బాగా సహాయపడింది ఇప్పుడు మన వాయిస్ లేదా యాసను ఎందుకు మార్చాలో చెబుతారు మీరు వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు ఇది సహాయపడుతుంది వీలైనంత ఎక్కువ మందికి అర్థమయ్యే విధంగా మాట్లాడగలిగేలా ఇది సహాయపడుతుంది కాబట్టి మీరు మాట్లాడటం ప్రారంభించే పదాలను పూర్తి చేయడం వంటి విషయాలు మీకు నేర్పుతారు వాయిస్ మరియు యాస శిక్షణ లో లేదా ఒక యాసతో మాట్లాడటం లేదా చాలా మందికి అర్థమయ్యే రీతిలో మాట్లాడటం కాబట్టి మీరు ఒక పదాన్ని ప్రారంభించి ఆ పదాన్ని సరిగ్గా ముగించి నెమ్మదిగా మాట్లాడాలి ఆంగ్ల భాషకు సంబంధించినంతవరకు ఒక పదాన్ని ఇంతక ముందు ఎపుడు విన్నట్లు మనకి అనిపించకపోతే ముందు మన మనసులో ఆ పదాన్ని స్పెల్లింగ్ చేసుకోవాలి మరియు పదాలను సరిగ్గా ఉచ్చరించడం ఎంత ముఖ్యమో మనం తెలుసుకోవాలి కాబట్టి దానిని స్వాధీనం చేసుకోవచ్చు లేదా అది సంస్థల ద్వారా జరుగుతుంది ఇప్పుడు మనకు నిర్వహణ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి అవి జ్ఞానాన్ని అందించడం వైఖరిని మార్చడం మరియు నైపుణ్యాలను పెంచడం ద్వారా నిర్వాహక పనితీరును మెరుగుపరిచే ప్రయత్నాలు మరియు దీనిలో మనం ఏమి చేస్తాము మనము సంస్థ యొక్క వ్యూహాత్మక అవసరాలను అంచనా వేస్తాము మనము మేనేజర్ యొక్క ప్రస్తుత పనితీరును అంచనా వేస్తాము మరియు మనము నిర్వాహకులను అభివృద్ధి చేస్తాము మరియు మనము తరువాత వచ్చే వారి కోసం లేదా ప్రస్తుత నిర్వాహక సిబ్బంది పోషించే పాత్రలను స్వీకరించే వ్యక్తుల కోసం ప్లాన్ చేసాము ఉద్యోగ భ్రమణం ద్వారా ఉద్యోగ నిర్వాహక శిక్షణ వ్యాపారం గురించి వారి అవగాహనను విస్తృతం చేయడానికి మరియు వారి సామర్థ్యాలను పరీక్షించడానికి ఉద్యోగులను ఒక విభాగం నుండి ఇంకొక విభాగానికి తరలించడం అని నేను మీకు చెప్పాను మనమందరం వివిధ విధులలో శిక్షణ పొందాము ఇప్పుడు ఉద్యోగ భ్రమణంలో ఏమి జరుగుతుందంటే కొంత కాలం తరువాత కొంతమంది ఉద్యోగులను ఒకే సంస్థలోని కొత్త భాగానికి లేదా వేరే విభాగానికి తీసుకువెళతారు మరియు ఆ సంస్థలో ఆ విభాగంలో ప్రదర్శన ఇవ్వడానికి అవకాశం ఇవ్వబడుతుంది మరియు ఈ సమయంలో ప్రస్తుత ఉద్యోగులు ప్రదర్శిస్తున్నట్లుగా వారు ప్రదర్శించలేకపోతున్నారని వారి నైపుణ్యాలచే అంగీకరించబడ్డాయి ఎందుకంటే వారికి ఇలాంటి రకమైన శిక్షణ లేదా ధోరణి ఉండకపోవచ్చు కానీ ఆ సమయంలో అది చూడవచ్చు లేదా వారు ఇప్పటికే తెలిసిన వాటి యొక్క పరిపూర్ణమైన ఇంగితజ్ఞానం మరియు అనువర్తనం ద్వారా తమను తాము నిరూపించుకునే అవకాశం ఇవ్వబడుతుంది మరియు ఇది ప్రజలు కొంచెం నేర్చుకోవడానికి సహాయపడుతుంది కాబట్టి అది ఉద్యోగ భ్రమణం కోచింగ్ మరియు అండర్స్టడీ విధానం అప్రెంటిస్ షిప్ మాదిరిగానే ఉంటుంది ఇక్కడ వారు సీనియర్ మెంటర్ తో కనెక్ట్ అవుతారు లేదా సన్నిహితంగా ఉంటారు మరియు ఎపుడు అవసరం ఐతే అపుడు మెంటార్ తో మాట్లాడటానికి వారికి అవకాశం ఇవ్వబడుతుంది కాబట్టి అది మరొక మార్గం ఇప్పుడు మనకు యాక్షన్ లెర్నింగ్ ఉంది యాక్షన్ లెర్నింగ్ నిర్వాహకులు మరియు ఇతరులు వారి విభాగాల సమస్యలను విశ్లేషించడానికి మరియు పరిష్కరించడం కోసం పని చేయడానికి సమయాన్ని ఇస్తుంది వారి సొంత పని కాకుండా కాబట్టి యాక్షన్ లెర్నింగ్ ఉద్యోగ భ్రమణంతో సమానంగా ఉంటుంది కానీ ఉద్యోగ భ్రమణం అంటే మీరు ఒక స్థానం నుండి మరొక స్థానానికి తరలించబడతారు యాక్షన్ లెర్నింగ్ లో మీకు మరొక విభాగం యొక్క పనిని అర్థం చేసుకోవడానికి మరియు సూచనలు ఇవ్వడానికి మీకు అవకాశం ఇవ్వబడుతుంది మరియు దీనికి మూడు దశలు ఉన్నాయి మనకు 6 నుండి 8 వారాల ఫ్రేమ్వర్క్ దశ ఉంటుంది దీనిలో పని ప్రణాళిక చేయబడింది మరియు డేటా సేకరించబడుతుంది ఇప్పుడు మనకు 2 నుండి 3 రోజుల కార్యాచరణ ఫోరం ఉంటుంది ఇక్కడ పైన పేర్కొన్న సమస్యలను పరిష్కరించడానికి అసలు రూపకల్పన లేదా కార్యాచరణ ప్రణాళికలు చేపట్టబడతాయి ఆపై మనకు జవాబుదారీతనం సెషన్లు ఉన్నాయి దీనిలో అన్ని పనుల గురించి సమీక్ష జరుగుతుంది ఆఫ్ ది జాబ్ నిర్వహణ శిక్షణ మరియు అభివృద్ధి కార్యక్రమాలు లేదా సాంకేతికత కాబట్టి ఈ ఉద్యోగాలకు దూరంగా ఉండటం ద్వారా కొత్త ఉద్యోగాల గురించి మనం మరింత తెలుసుకోగల వివిధ మార్గాలు మొదట కేస్ స్టడీ పద్ధతి ఇది సంస్థాగత సమస్య యొక్క వ్రాతపూర్వక వివరణతో ఒక ట్రైనీని అందిస్తుంది మరియు శిక్షణ పొందినవారు పరిస్థితిని విశ్లేషిస్తారు కేసును విశ్లేషించి సమస్యను నిర్ధారిస్తారు మరియు ఇతర ట్రైనీ లతో చర్చలో కనుగొన్న వాటిని మరియు పరిష్కారాలను ప్రదర్శిస్తారు కాబట్టి కేస్ స్టడీస్ వ్రాయబడతాయి అప్పుడు ఈ కేస్ స్టడీస్ ట్రైనీలతో పంచుకుంటారు మరియు శిక్షణ పొందినవారు వారి పరిష్కారాలను మరియు ఈ కేసులపై వారి అవగాహనను ప్రదర్శిస్తారు మరొకటి నిర్వహణ ఆటలు ఇవి ఆన్లైన్లో లభించే అనుకరణ మార్కెట్ పరిస్థితులు తప్ప మరేమీ కాదు ఇప్పుడు ట్రైనీలను సెమినార్లు మరియు ఉపన్యాసాల కోసం సంస్థ వెలుపలకి పంపవచ్చు లేదా ఉన్నత విద్యాసంస్థల ద్వారా విశ్వవిద్యాలయ సంబంధిత కార్యక్రమాలను అంతర్గత శిక్షణా కార్యక్రమాలను కూడా కలిగి ఉండవచ్చు ఇది ఐఐటి వద్ద మేము ఎప్పటికప్పుడు చేస్తున్న విషయం మాకు నిరంతర విద్యా కార్యక్రమాలు ఉన్నాయి మేము వేర్వేరు సంస్థలకు వెళ్లి వారి నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి వారి నిర్దిష్ట అవసరాలకు ప్రత్యేకమైన కార్యక్రమాలను కూడా అందిస్తాము మనకు రోల్ ప్లే కూడా ఉంది రోల్ ప్లేయింగ్ అనేది వాస్తవిక పరిస్థితుల సృష్టి అక్కడ శిక్షణ పొందినవారు ఆ పరిస్థితిలో నిర్దిష్ట వ్యక్తుల పాత్రలను ఊహిస్తారు మరియు నిర్దిష్ట పరిస్థితులలో వేర్వేరు పాత్రల కోణం నుండి సమస్యలను పరిష్కరిస్తారు మనకు ప్రవర్తన మోడలింగ్ ఉంది కాబట్టి మోడలింగ్ అంటే విభిన్న కోణాల నుండి చూడటానికి ప్రయత్నిచడం ట్రైనర్ మోడల్స్ మోడలింగ్ గురించి మాట్లాడేటప్పుడు ట్రైనీలకు రోల్ ప్లేయింగ్ ఉంటుంది శిక్షణలో ట్రైనీలకు ఏమి చేయాల్సిన అవసరం ఉందో చూపిస్తారు రోల్ ప్లేయింగ్ అనేది ట్రైనీలకు వారిని అడిగినట్లు చేయటానికి అవకాశం ఇవ్వబడుతుంది సామాజిక ఉపబల అనేది శిక్షణ పొందినవారికి ఉపబలం మరియు అభిప్రాయం ఇవ్వటం కాబట్టి శిక్షణ పొందినవారు ఇప్పటికే ఈ పాత్రను పోషించారు లేదా వారు వారి ప్రాక్టీసు నీ కాపీ చేశారు ఆపై వారు శిక్షకుడి నుండి మాత్రమే కాకుండా వారి తోటివారి నుండి కూడా అభిప్రాయాన్ని పొందుతారు శిక్షణ బదిలీ అనేది శిక్షణ పొందినవారు నిజ జీవితానికి శిక్షణను వర్తింపజేస్తారు కాబట్టి వారు నేర్చుకున్నదానిని నిజ జీవితానికి వర్తింపజేయడానికి వారికి అవకాశం ఇవ్వబడుతుంది ఆపై వారు నేర్చుకున్నదానిపై అవగాహన పరీక్షించబడుతుంది కార్పొరేట్ విశ్వవిద్యాలయాలు మనకు అంతర్గత అభివృద్ధి కేంద్రాలు ఉన్నాయి ఉదాహరణకు టాటా టాటా మేనేజ్మెంట్ ట్రైనింగ్ సెంటర్ను కలిగి ఉంది TMTC కాబట్టి వారు తమ సొంత ఉద్యోగుల కోసం వారి స్వంత శిక్షణా కేంద్రాలను కలిగి ఉన్నారు మనకు ఎగ్జిక్యూటివ్ కోచ్లు ఉన్నారు ఇవి బయటి కన్సల్టెంట్స్ ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ మొదలైనవి ఉద్యోగ నిర్వహణ శిక్షణ మరియు అభివృద్ధికి వ్యక్తులకు సహాయపడే ప్రొఫెషనల్ అసోసియేషన్లు మనకు ఉన్నాయి మీరు మీ స్వంత శిక్షణా కార్యక్రమాన్ని ఎలా సృష్టిస్తారు శిక్షణ లక్ష్యాలను నిర్దేశించడం ఇక్కడ మొదటి దశ రెండవ దశ వివరణాత్మక ఉద్యోగ వివరణలను ఉపయోగించడం అవసరాల విశ్లేషణ ముఖ్యం అని నేను మీకు చెప్పినట్లుగా లక్ష్యాలతో రావడం ముఖ్యం అప్పుడు మీరు వివరణాత్మక ఉద్యోగ వివరణ తీసుకోండి మరియు ఈ ఉద్యోగ వివరణల అవసరాలను తీర్చండి ఇప్పుడు మీరు సంక్షిప్త టాస్క్ అనాలిసిస్ రికార్డ్ ఫారమ్ను అభివృద్ధి చేస్తారు ఇక్కడ మీరు సంస్థను మరింతగా అభివృద్ధి చేయడానికి లేదా శిక్షణ పొందినవారిని మరింత సమర్థవంతంగా చేయడానికి లేదా వారి పనితీరును మెరుగుపరచడంలో సహాయపడటానికి చేయవలసిన పనులను జాబితా చేస్తారు ఉద్యోగ సూచనల పత్రాన్ని అభివృద్ధి చేయండి మరియు ఆపై ఉద్యోగాల కోసం శిక్షణా కార్యక్రమాన్ని కంపైల్ చేయండి కాబట్టి ఇవి జాగ్రత్తగా చూసుకోవలసిన కొన్ని దశలు మరియు మీరు ఏమి చేయాలో ఖచ్చితంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి వాస్తవ శిక్షణా కార్యక్రమానికి ప్రణాళిక మరియు షెడ్యూల్ మరియు కార్యాచరణ ప్రణాళికను వివరించడం వంటి అవసరాల విశ్లేషణ చాలా ముఖ్యం శిక్షణా కార్యక్రమాలను ఎలా అంచనా వేస్తారు మీరు ఒక శిక్షణా కార్యక్రమం చేసారు మీరు దానిని అందచేసారు ఇప్పుడు మీరు శిక్షణా కార్యక్రమాలను ఎలా అంచనా వేస్తారు మనము కొలవగల శిక్షణ ప్రభావాలను జాబితా చేయాల్సిన అవసరం ఉందని మీరు గ్రహించాలి మొదటిది ప్రతిచర్య వారికి ఇచ్చిన శిక్షణపై ఉద్యోగుల స్పందన ఏమిటి మరొకటి నేర్చుకోవడం వారు ఎంత నేర్చుకున్నారు కాబట్టి మీరు దీన్ని ఎలా అంచనా వేస్తారు ఇప్పుడు ప్రవర్తనలో మార్పు మరియు శిక్షణ పొందినవారు నేర్చుకున్నదానిని సంస్థలో ఉపయోగించిన తరువాత వచ్చే ఆదాయ అంతిమ ఫలితాల పరంగా చూడాలి ఈ ప్రభావాలను కొలవడానికి అడగవలసిన కొన్ని ప్రశ్నలు శిక్షణ పొందినవారు నైపుణ్యం జ్ఞానం లేదా పనితీరు యొక్క నిర్దిష్ట స్థాయిని సాధించారా మార్పు నిజంగా జరిగిందా అవును అయితే అది జరిగితే మీరు ఏమి చూశారు మార్పు సంభవించిందని మీకు ఎలా తెలుసు మార్పు శిక్షణ వల్ల జరిగిందా లేదా మరేదైనా కారణమా మార్పు సంస్థాగత లక్ష్యాల సాధనకు సానుకూలంగా సంబంధం కలిగి ఉందా అవును ఐతే మీకు ఎలా తెలుసు వారు నిజంగా సహకరిస్తున్నారా అవుట్పుట్ అందించిన శిక్షణకు అనుగుణంగా ఉందా అదే శిక్షణా కార్యక్రమంలో కొత్తగా పాల్గొనే వారితో ఇలాంటి మార్పులు జరుగుతాయా మీరు క్రొత్త వ్యక్తులను పొందినట్లయితే వారు మీకు అదే ఫలితాలను చూపించబోతున్నారా అవును లేదా కాదు ఆపై శిక్షణ ప్రభావవంతంగా ఉందో లేదో నిర్ణయించుకోవచ్చు కాబట్టి నేటి ఉపన్యాసం ఇక్కడ ముగుస్తుంది నా క్లాస్ విన్నందుకు చాలా ధన్యవాదాలు మరియు మనము తరువాతి తరగతిలో వేరే అంశాన్ని తీసుకుంటాము ధన్యవాదాలు